ఈ మాడ్యూల్కు స్వాగతం గత మాడ్యూల్లో ఆసిలేషన్స్ యొక్క అవసరాన్ని మరియు లక్షణాలను మనము చూశాము అవునా మనము బార్క్ హాసన్ ప్రమాణాలను అర్థం చేసుకున్నాము ఇప్పుడు ఈ మాడ్యూల్లో ఆసిలేటర్లను ఎలా వర్గీకరించవచ్చో చూద్దాం మనము ఈ ఆసిలేటర్లను ఎలా వర్గీకరించవచ్చు కాబట్టి మీరు తెరపైకి తిరిగి వస్తే మనము చూడగలిగేది ఏమిటంటే అవుట్పుట్ వేవ్ఫార్మ్ లోని తరంగ రూపము యొక్క స్వభావం ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ శ్రేణి మొదలైన వాటి ఆధారంగా ఆసిలేటర్లను వర్గీకరించవచ్చు సహజముగా అవుట్పుట్ వేవ్ఫార్మ్ యొక్క స్వభావం కొన్ని పెరామీటర్లు ఫ్రీక్వెన్సీ శ్రేణుల ను ఉపయోగిస్తాయి కాబట్టి కొన్ని వర్గీకరణలు అద్భుతంగా ఉంటాయి ఫీడ్బ్యాక్ అందించబడిందా లేదా అనే దానిపై ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఆధారంగా సర్క్యూట్ లో ఉపయోగించే కాంపోనెంట్ల ఆధారంగా అవుట్పుట్ వేవ్ఫార్మ్ ఆధారంగా సరియైనది ఆసిలేటర్లు ఎలా వర్గీకరించబడతాయో మీరు చాలా సులభంగా చూడవచ్చు కాబట్టి అవుట్పుట్ వేవ్ఫార్మ్ ఆధారంగా సైన్యుసాయిడల్ మరియు నాన్ సైన్యుసాయిడల్ ఆసిలేటర్లగా వర్గీకరించవచ్చు అవునా కాబట్టి అది మనకు సైన్ తరంగాన్ని మరియు అవుట్పుట్ ని ఇస్తుంది లేదా అది సైన్ తరంగాన్ని ఇవ్వదు అంటే ఇది ఒక చతురస్రాకారపు తరంగాన్ని ఇవ్వగలదు అది త్రిభుజాకార తరంగాన్ని ఇవ్వగలదు అది సైన్ తరంగాలు కాని ఇతర తరంగాలను ఇవ్వగలదు కాబట్టి సైన్యుసాయిడల్ లేదా నాన్ సైన్యుసాయిడల్ అవునా సైన్యుసాయిడల్ లేదా నాన్ సైన్యుసాయిడల్ ఆసిలేటర్లు పూర్తిగా సైన్యుసాయిడల్ తరంగ రూపాలను ఉత్పత్తి చేస్తాయి సరియైనది అవుట్పుట్ వద్ద సైన్యుసాయిడల్ కాని చతురస్రాకారపు త్రిభుజాకార రూపాలు గల తరంగాలను చాలా సులభం ఉత్పత్తి చేస్తుంది అవునా అప్పుడు రెసిస్టర్లు కెపాసిటర్లను ఆసిలేటర్లలలో సర్క్యూట్ భాగాలుగా ఉపయోగిస్తే వాటిని RC ఆసిలేటర్లు అంటారు అవునా RC ఆసిలేటర్లలో R అంటే రెసిస్టర్లు C అంటే కెపాసిటర్లు ఇండక్టర్ మరియు కెపాసిటర్లను ఉపయోగించే ఆసిలేటర్స్ ని LC ఆసిలేటర్స్ అని అంటారు ఇక్కడ L అంటే ఇండక్టర్ C అంటే కెపాసిటర్ అని అర్ధము కొన్ని LC ఆసిలేటర్స్ నందు స్ఫటికాలు వాడతారు వాటిని క్రిస్టల్ ఆసిలేటర్స్ అంటారు కొన్ని ఆసిలేటర్లలో స్ఫటికాలను ఉపయోగిస్తారు మరియు ఈ ఆసిలేటర్లను క్రిస్టల్ ఆసిలేటర్లు అంటారు కాబట్టి సర్క్యూట్ భాగాల ఆధారంగా గుర్తుంచుకోవడం చాలా సులభం ఇప్పుడు ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఆధారంగా ఆసిలేటర్లను ఎలా వర్గీకరించవచ్చో చూద్దాం కాబట్టి ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఆధారంగా ఆసిలేటర్లను లోఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ లేదా ఫ్రీక్వెన్సీ ఎల్ఎఫ్ ఆసిలేటర్ గా వర్గీకరిస్తారు AF హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్లు లేదా RF ఆసిలేటర్లు RC ఆసిలేటర్లను తక్కువ పౌనఃపున్యాల దగ్గర ఉపయోగిస్తారు మరియు LC ఆసిలేటర్లను అధిక పౌనఃపున్య ఆసిలేటర్లలో ఉపయోగిస్తారు కాబట్టి ఫ్రీక్వెన్సీ ఆధారంగా తక్కువ పౌనఃపున్యం దగ్గర ఐతే సాధారణంగా RC ఆసిలేటర్లను అదే ఎక్కువ ఫ్రీక్వెన్సీ అయితే అప్పుడు LC ఆసిలేటర్లను వాడతాము కాబట్టి మనం చూసిన కాంపోనెంట్ ఆధారంగా మనం చూసిన అవుట్పుట్ తరంగ రూపాన్ని బట్టి మనం చూసిన ఫ్రీక్వెన్సీ ఆధారంగా వర్గీకరణలను చూశాము ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఉపయోగించబదినడా లేదా అనే దాని ఆధారంగా చూద్దాం కాబట్టి ఫీడ్బ్యాక్ ఆధారంగా చూస్తే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉపయోగించే ఆసిలేటర్లను ఫీడ్బ్యాక్ ఆసిలేటర్లు అని మరియు ఏ విధమైన ఫీడ్బ్యాక్ ఉపయోగించని లేదా ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉపయోగించని వాటిని నాన్ ఫీడ్బ్యాక్ ఆసిలేటర్లు అని పిలుస్తారు నాన్ ఫీడ్బ్యాక్ ఆసిలేటర్లు ఆసిలేషన్స్ ని ఉత్పత్తి చేయడానికి నెగెటివ్ రెసిస్టన్స్ ప్రాంత లక్షణాలను ఉపయోగిస్తాయి UJT రిలాక్సేషన్ ఆసిలేటర్ ఈ రకమైన ఆసిలేటర్ల కి ఒక ఉదాహరణ ఇది నాన్ ఫీడ్బ్యాక్ ఆసిలేటర్ అవునా కాబట్టి ఇవి ఆసిలేటర్లలో రకాలు లేదా వాటి వర్గీకరణ ఇప్పుడు మన మొదటి ఆసిలేటర్ ని చూద్దాం అది RC ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ RC ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్లు అంటే ఏమిటి RC ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ ఒక యామ్ప్లిఫయర్ మరియు ఒక రెసిస్టన్స్ మరియు ఒక కెపాసిటెన్స్ తో కూడిన ఫీడ్బ్యాక్ సర్క్యూట్ తో తయారు చేయబడుతుంది అలాంటి ఒక ప్రాధమిక RC సర్క్యూట్ ఇక్కడ చూపబడినది కాబట్టి V0 అంటే ఏమిటో చూద్దాము పాజిటివ్ ఫేజ్ యాంగిల్ కరెంట్ వోల్టేజ్ ని Phi అనే ఫేజ్ యాంగిల్ తో లీడ్ చేస్తుంది అని సూచిస్తుంది ఇప్పుడు Vo IR అవునా మరియు అవుట్పుట్ వోల్టేజ్ Vo రెసిస్టన్స్ లో డ్రాప్ అవుతుంది ఇది కరెంట్ తో ఫేజ్ లో ఉంటుంది ఈ అవుట్పుట్ వోల్టేజ్ ఇన్పుట్ వోల్టేజ్ ని Phi అనే ఫేజ్ యాంగిల్ తో లీడ్ చేస్తుంది సాధారణముగా Phi ని సర్క్యూట్ యొక్క ఫేజ్ యాంగిల్ అని పిలుస్తారు దీని విలువ మనము ఎంచుకున్న R మరియు C విలువలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ స్లైడ్ మొత్తము నుండి మనము అర్థం చేసుకున్నది ఏమిటి అంటే కరెంట్ వోల్టేజ్ ని Phi యాంగిల్ తో లీడ్ చేస్తుంది R విలువతో పోలిస్తే C విలువ చాలా ఎక్కువగా ఉంటే ఫేజ్ యాంగిల్ విలువ 90 డిగ్రీలకు దగ్గరగా ఉంటుంది అనగా ఒక R మరియు ఒక C C విలువ చాలా ఎక్కువ అయితే ఆపుడు R కంటే RC చాలా ఎక్కువ అవుతుంది అప్పుడు నా ఫేజ్ షిఫ్ట్ 90 డిగ్రీలు అవుతుంది ఔట్పుట్ వద్ద 90 డిగ్రీలు అవుతుంది కానీ ఆచరణలో RC విలువలు ఒక్కో RC 60 డిగ్రీ ల ఫేజ్ షిఫ్ట్ ఇచ్చే విధముగా ఎంచుకోబడతాయి కానీ RC విలువలు ఎలా ఎంచుకోబడతాయి అంటే ఒక్కో RC 60 డిగ్రీ ల ఫేజ్ షిఫ్ట్ ఇచ్చే విధముగా ఎంచుకోబడతాయి కాబట్టి నాకు 60 డిగ్రీలు కావాలంటే ఒక RC కాబట్టి నా దగ్గర ఒక యాంప్లిఫయర్ ఉంటే అది కూడా ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ఉంటే నేను సిగ్నల్ అనువర్తింపజేస్తే నా అవుట్పుట్ 180 డిగ్రీల అవుటాఫ్ ఫేజ్ లో ఉంటుంది ఇది 0 ఇది 180 డిగ్రీ అంటే నా ఫీడ్బ్యాక్ మరో 180 డిగ్రీల ఫేజ్ షిఫ్ట్ ను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి నా ఫీడ్బ్యాక్ సిగ్నల్ కూడా 0 డిగ్రీ అవుతుంది సరైనది ఇది మనము చూశాము ఇప్పుడు చివరి స్లయిడ్లో మనం చూసిన విధముగా ఒక RC 60 డిగ్రీల ఫేజ్ షిఫ్ట్ ని అందించే విధముగా విలువను సర్దుబాటు చేస్తాము కాబట్టి చాలా తేలికగా 180 డిగ్రీలను అందించడానికి ఎన్ని RC సర్క్యూట్లు అవసరం 60 ఇంటూ 3 180 డిగ్రీలు అంటే మనకు 3 R మరియు 3 C అవసరం ఈ స్లయిడ్లో చూపబడినది ఇదే ఈ స్లైడ్లో చూపబడింది అవునా ఇప్పుడు చూపిన వాటిని మరోసారి చూద్దాం మనము ఉపయోగించిన యాంప్లిఫయర్ 180 డిగ్రీల ఫేజ్ షిఫ్ట్ కి కారణమైతే బార్క్ హాసన్ ప్రమాణాలను సంతృప్తి పరచడానికి ఫీడ్బ్యాక్ నెట్వర్క్ సరిగ్గా 180 డిగ్రీలను అందించాలి అవునా ఎందుకంటే బార్క్ హాసన్ ప్రమాణం ప్రకారం ఇన్పుట్ యొక్క ఫేజ్ మరియు అసిలేటర్ యొక్క అవుట్పుట్ ల మధ్య ఫేజ్ 0 డిగ్రీ లేదా 360 డిగ్రీ ఉండాలి అందువల్ల ఒక ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్లో 3 R విభాగాలు RC సర్క్యూట్లలో క్యాస్కేడ్లో అనుసంధానించబడి ఉంటాయి ప్రతి RC 60 డిగ్రీల ఫేజ్ షిఫ్ట్ ను పరిచయం చేస్తుంది ప్రతి ఒక్కటి C 60 డిగ్రీల ఫేజ్ షిఫ్ట్ ను పరిచయం చేస్తుంది మొత్తము 180 డిగ్రీలు ఇదే మనము చర్చించినది అందువల్ల RC ఫేజ్ నెట్వర్క్ 3 RC విభాగాలను కలిగి ఉంటుంది ఇది క్రింద చూపిన విధంగా ఇక్కడ చూపబడింది కాబట్టి నేను ఇన్పుట్ వద్ద సిగ్నల్ కలిగి ఉంటే నా అవుట్పుట్ 180 డిగ్రీల అవుటాఫ్ ఫేజ్ మరియు 180 డిగ్రీల అవుటాఫ్ ఫేజ్ మరొక విధముగా ఈ సర్క్యూట్ లో ఇక్కడ బీటా ఉంది అక్కడ ఫీడ్ బ్యాక్ నెట్వర్క్ ఉంది ఇది ఏమీ కాదు కానీ నా బీటా ఇది నా బీటా కాబట్టి నేను 180 డిగ్రీల ఫేజ్ షిఫ్ట్ లేదా ఇన్పుట్ తో అవుట్ ఆఫ్ ఫేస్ లో ఉన్న అవుట్పుట్ వోల్టేజ్ ని అనువర్తిస్తే ఇన్పుట్ కి వచ్చే ఫీడ్ బ్యాక్ మళ్ళీ 0 డిగ్రీ అవుతుంది ఎందుకంటే 180 ప్లస్ 180 ఇది ఇక్కడ నుండి 60 ఇక్కడ నుండి 60 ఇక్కడ నుండి 60 కాబట్టి 180 డిగ్రీల ఫేజ్ షిఫ్ట్ అది 0 లేదా 360 డిగ్రీల ఫేజ్ షిఫ్ట్ అవుతుంది నెట్వర్క్ను లాడర్ నెట్వర్క్ అని కూడా పిలుస్తారు అన్ని రెసిస్టర్ల విలువలు అన్ని కెపాసిటర్ విలువలు ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఒక ఫ్రీక్వెన్సీ కోసం RC యొక్క ప్రతి విభాగం 60 డిగ్రీల ఫేజ్ షిఫ్ట్ ని ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఆపరేషనల్ యాంప్లిఫయర్ ని ఉపయోగించి ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ను డిజైన్ చేయాలనుకుంటే ఆపరేషనల్ యాంప్లిఫయర్ ని ఉపయోగించి ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ను డిజైన్ చేయాలనుకుంటే ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ను నేను ఎలా డిజైన్ చేస్తాను ట్రాన్సిస్టరైజ్డ్ యాంప్లిఫయర్ కి బదులుగా ఆప్ యాంప్ ని ఉపయోగించడం ద్వారా ఆప్ యాంప్ ని ఉపయోగిస్తే ఫీడ్బ్యాక్ సర్క్యూట్ సెట్టింగ్ స్థిరీకరించబడిన గెయిన్ ని అందిస్తుంది నేను ట్రాన్సిస్టర్ ఆధారిత యాంప్లిఫయర్ను ఉపయోగిస్తే మీరు ఇక్కడ చూడవచ్చు కానీ నేను ఆప్ యాంప్ ఆధారిత యాంప్లిఫైయర్ ని చదువుతున్నాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆప్ యాంప్ యొక్క ఉపయోగం ఏమిటంటే RF మరియు R యొక్క విలువను మార్చడం ద్వారా నేను యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ని మార్చగలను మరొక పాయింట్ ఏమిటంటే నేను ఇక్కడ వర్తింప చేసే ఫేస్ ని బట్టి అవుట్ ఫుట్ వద్ద నాకు ఇక్కడ 180 డిగ్రీల ఫేజ్ మార్పు ఉంటుంది ఎందుకంటే ఇది ఇన్వర్టింగ్ యాంప్లిఫయర్ కాబట్టి ఈ 180 డిగ్రీల ఫేజ్ షిఫ్ట్ నా RC నెట్వర్క్కు అందించబడింది కాబట్టి ఇక్కడ ఈ సమయంలో నేను 0 లేదా 360 డిగ్రీల ఫేజ్ షిఫ్ట్ ని కలిగి ఉంటాను ఇది 180 డిగ్రీలను అందించే ఇన్వర్టింగ్ మోడ్లో ఆప్ యాంప్ ఉపయోగిస్తున్నట్లు వ్రాయబడింది RC నెట్వర్క్ 180 డిగ్రీల ఫేజ్ షిఫ్ట్ ని అందిస్తుంది అది ఈ చిత్రంలో చూపబడింది ఆప్ యాంప్ యొక్క గెయిన్ రెసిస్టర్లు RF మరియు R1 సహాయంతో సర్దుబాటు చేయబడుతుంది అంటే డోలనాలను పొందడానికి ఆప్ యాంప్ మరియు ఫీడ్బ్యాక్ నెట్వర్క్ యొక్క గెయిన్ ల లబ్దము 1 కంటే ఒకటి కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది అంటే అదే విషయం మళ్లీ మళ్లీ వేరే పద్ధతిలో చెబుతాము డోలనాన్ని ప్రారంభించడానికి మొదట్లో నా A𝛃 ఒకటి కంటే ఎక్కువ అని అన్నాము ఆసిలేషన్స్ 𝛃 ద్వారా మొదలైతే అప్పుడు A𝛃 ఒకటికీ సమానంగా ఉండాలి కాబట్టి RF మరియు RI యొక్క విలువను మార్చడం ద్వారా మీరు దీన్ని మార్చవచ్చు ఇది RF మరియు RI యొక్క విలువను మార్చడం ద్వారా మీరు మార్చవచ్చు ఇక్కడ ఈ ఫీడ్బ్యాక్ కనెక్ట్ చేయబడింది ఇది ఇక్కడ అవుట్పుట్ నుండి బీటా నెట్ వర్క్ యొక్క అవుట్పుట్ నుండి ఇన్పుట్ కి అనుసంధానించబడి ఉంది ఆసిలేటర్ యొక్క ఇన్పుట్ ని చూడండి కాబట్టి సమర్థవంతమైన RC ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఇక్కడ చిత్రంలో చూపబడింది కాబట్టి ఇది VI ఇది Vo Vf కి సమానం ఇప్పుడు ఈ పౌనఃపున్యం వద్ద ఆసిలేటర్ ఆసిలేట్ అవుతుంది ఈ RC ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ ఈ పౌనఃపున్యం వద్ద ఆసిలేట్ అవుతుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన మాడ్యూల్లో మనం చూసినది ఏమిటంటే ఆసిలేటర్ యొక్క RC ఫేజ్ మనం చివరగా ఈ మాడ్యూల్లో RC ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ రూపకల్పన చేయటం కూడా చూశాము మనకు ఒక ఇన్వర్టింగ్ యాంప్లిఫయర్ ఉంటే 180 డిగ్రీల ఫేజ్ షిఫ్ట్ పొందటానికి 3 R మరియు 3 C లను ఉపయోగించాలి ఎందుకంటే 1 R మరియు 1 C మనకు 60 డిగ్రీల ఫేజ్ షిఫ్ట్ ఇస్తుంది అప్పుడు ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ యొక్క ఫ్రీక్వెన్సీ కోసం ఫ్రీక్వెన్సీ R మరియు C 1 2πRC ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఉపయోగిస్టె మనకు 1 2πR√6 లోపు ఉంటుంది కాబట్టి నా వద్ద β విలువ ఒకటి కంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటే నా గెయిన్ 29 కి సమానంగా ఉండాలి అందువల్ల మీకు ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ ఉన్నప్పుడల్లా మీ గెయిన్ 29 గా ఉండాలి మరియు మీ β 129 ఉండాలి అని మనము కు తెలుసు మీరు గమనించినట్లయితే బీటా విలువ గెయిన్ 29 కన్నా చాలా తక్కువ ఎందుకంటే బీటా విలువ 129 మరొక పాయింట్ 180 డిగ్రీల ఫేజ్ షిఫ్ట్ ఎందుకు 180 డిగ్రీలు ఎందుకంటే మనము ఇన్వర్టింగ్ యాంప్లిఫయర్ను ఉపయోగించాము మనము ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ను ఉపయోగించాము కాబట్టి RC ఫేజ్ షిఫ్ట్ 3 RC మనకు ఒక 180డిగ్రీ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ 180 డిగ్రీ 180 ప్లస్ 180 360 డిగ్రీని ఇన్పుట్కు తిరిగి అందించబడుతుంది బార్క్ హాసన్ ప్రమాణాలు సంతృప్తి చెందాయి రెండవది 1 కి సమానమైన బీటా సంతృప్తికరంగా ఉంది కాబట్టి రెండు ప్రమాణాలను సంతృప్తిపరచి RC ఫేజ్ షిఫ్ట్ ఓసిలేటర్ను ఎలా డిజైన్ చేయవచ్చో ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు మనము RC ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ను ఎలా డిజైన్ చేయవచ్చో అర్థం చేసుకోవచ్చు ప్రయోగాత్మక భాగంలో ఆసిలేటర్ యొక్క కొన్ని ఉదాహరణలను కూడా చూస్తాము కాబట్టి మనము ఇన్పుట్ ని ఇవ్వనప్పుడు ఆసిలేటర్ల వద్ద అవుట్పుట్ ఎలా పొందాలో మీరు చూస్తారు కాబట్టి ప్రారంభంలో మనకు ఒకటి కంటే ఎక్కువ బీటా ఉంటుంది మరియు A బీటా విలువ 1 కి సమానమవుతుంది సరేనా కాబట్టి తదుపరి మాడ్యూల్ నందు మనము ఏమి చూస్తాము వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ అని పిలువబడే మరొక రకమైన ఆసిలేటర్ను మనము చూస్తాము వచ్చే మాడ్యూల్లో మనం వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్ అని పిలువబడే మరొక రకమైన ఆసిలేటర్లను చూస్తాము కాబట్టి వీన్ బ్రిడ్జ్ ఆసిలేటర్లు ఏమిటి మనము మాడ్యూల్లో చూస్తాము అప్పటి వరకు మీరు ఈ RC ఫేజ్ షిఫ్ట్ ఆసిలేటర్ మరియు దాని పనితీరును చూడండి కాబట్టి మీరు ఈ విషయాన్ని చదవండి నేను మిమ్మల్ని తదుపరి తరగతిలో చూస్తాను సెలవు